ఈ ఉపన్యాసానికి స్వాగతం కోర్సులో సమర్థవంతమైన ఇంజనీరింగ్ బోధన అభ్యాసం మునుపటి ఉపన్యాసంలో అనుభవం లేని ఉపాధ్యాయుడి స్థానం నుండి విద్యార్థుల అభ్యాసం మెరుగుపడే స్థితికి ఎలా వెళ్ళాలో చూశాము ఉపన్యాసం యొక్క వివిధ అంశాలను అభ్యాసానికి మరియు విద్యార్థులకు ప్రభావవంతంగా ఉండటానికి లెక్చరర్ తీసుకోగల వివిధ రూపాలను మేము చూశాము ఉపన్యాసం యొక్క సాంప్రదాయిక ఆలోచన నేను చెప్తాను మీరు వింటారు ఇది ఉపన్యాసం యొక్క చాలా ప్రాచీనమైన అభిప్రాయం ఇక్కడ మేము చివరి తరగతిలో చివరి ఉపన్యాసంలో చూసినట్లుగా ఇది విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి విస్తృతంగా వివిధ మార్గాల్లో ఉపయోగించబడుతుంది ఈ ఉపన్యాసంలో మంచి అభ్యాసం ఏమిటో చూద్దాం విద్యార్థుల మెరుగైన అభ్యాసం పాల్గొనేవారిని బాగా నేర్చుకోవడం మొదలైన వాటి కోసం మేము చెబుతున్నాము మెరుగైన అభ్యాసం అంటే ఏమిటి అంటే ఈ ఉపన్యాసంలో మనం చూడబోతున్నాం అలా చేయడానికి బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomyఅని పిలువబడే ఒక సహాయాన్ని తీసుకుందాం ఇది చాలా బాగా ప్రసిద్దమైన విషయం ప్రస్తుతం చాలా ప్రాచుర్యం పొందిన విషయం మేము దానిని ఉపయోగించుకుంటాము మరియు బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy కోణం నుండి మెరుగైన అభ్యాసాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇది చాలా ప్రాధమిక అవగాహన మార్గం అర్థం చేసుకోవడానికి ఒక ఆదిమ మార్గం లేదా చాలా పాత అవగాహన మార్గం కానీ ఇది చాలా ప్రభావవంతమైనది మరియు విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఒక మోడ్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల కోసం ప్రారంభించడానికి బహుశా ఇది మంచి ప్రదేశం కాబట్టి మంచి అభ్యాసం అంటే ఏమిటి అత్యంత ప్రాచుర్యం పొందిన టాక్సానమీ బ్లూమ్స్ టాక్సానమీBloom's taxonomy అనేది టాక్సానమీ ఇది ముఖ్యంగా అభ్యాసం సాధారణంగా లక్ష్యాలు మరియు ఫలితాల వర్గీకరణ ఇది 1950 లలో చికాగోలోని యుఎస్లో ప్రొఫెసర్ బెంజమిన్ బ్లూమ్ నేతృత్వంలోని ప్రజల కమిటీ చేసిన పరిశోదన ఫలితం ఈ కమిటీకి యుఎస్ నలుమూలల నుండి ప్రజలు ఉన్నారు ఇది చికాగోలో ఉన్న ప్రొఫెసర్ బెంజమిన్ బ్లూమ్ ఇది వాస్తవానికి పాఠశాల పిల్లలకు ఉన్నత పాఠశాల పిల్లలకు జరిగింది కానీ అది ఇప్పుడు కూడా చాలా తేలికగా ఉపయోగిoచ గలిగే స్థాయిలో జరిగింది మనం ఇది చిన్న మార్పులు జోడించారు మేము ఈ రోజు కూడా చాలా తేలికగా ఉపయోగిస్తాము మరియు ఇది ఈ రోజు కూడా చాలా సందర్భోచితంగా ఉంటుంది నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ టాక్సానమీ పేరు కమిటీ చైర్పర్సన్గా ఆపాదించడం మంచి కారణం ఎందుకంటే ఈ కమిటీని సమిష్టిగా ఉంచడానికి సమావేశాలను ఏర్పాటు చేయడానికి సరైన దిశలో వెళ్లేలా చూసుకోవడానికి మరియు మొధైలనవి అయితే ఈ పనికి వాస్తవంగా సహకరించిన వారిపై తరువాత పెద్ద సహకారం అందించిన కమిటీ సభ్యులపై మీకు ఆసక్తి ఉంటే ఇవి అసలు సూచనలు బ్లూమ్ మరియు అనేక ఇతర వ్యక్తులు ఇది 1956 లో ప్రచురితమైన అసలు సూచన పత్రం విద్యా వర్గీకరణ లక్ష్యాలు విద్యా లక్ష్యాల వర్గీకరణ హ్యాండ్బుక్ వన్ కాగ్నిటివ్ డొమైన్ 1964 లో క్రాత్ వోల్ మరియు ఇతరులు దీని పైన ప్రచురించారు ఆపై చాలా తరువాత కాగ్నిటివ్ డొమైన్లో బ్లూమ్స్ టాక్సానమీBloom's taxonomy యొక్క కాగ్నిటివ్ అంశాలను సవరించాల్సిన అవసరం వచ్చినప్పుడు అండర్సన్ క్రాత్ వోల్ 2001 లో కొన్ని రచనలను ప్రచురించాడు మరియు తదుపరి రచనలో క్రాత్వోల్ స్వయంగా ఆయన రాసిన పత్రం లేదా 2002 లో ఆయన చేసిన అవలోకనం ఇవన్నీ చాలా ముఖ్యమైన సూచనలు ఇవి ఒక ఆలోచనను ఇస్తాయి ఇవి పని యొక్క వాస్తవ అంశాలను ఇస్తాయి ఇప్పుడు అది ఏమిటో చూద్దాం విద్యా లక్ష్యాల యొక్క టాక్సానమీ అనేది ప్రతిపాదనలను వర్గీకరించడానికి ఒక చట్రం మా సూచనల ఫలితంగా విద్యార్థులు నేర్చుకోవాలని మేము ఆశించాము లేదా ఉద్దేశించాము వివిధ విశ్వవిద్యాలయాలలో అధ్యాపకుల మధ్య పరీక్షా వస్తువుల మార్పిడిని సులభతరం చేసే సాధనంగా ఈ చట్రం రూపొందించబడింది ప్రతి ఒక్కటి ఒకే విద్యా లక్ష్యాన్ని కొలిచే వస్తువుల బ్యాంకులను సృష్టించడం అప్పటి అసోసియేట్ డైరెక్టర్ అయిన బెంజమిన్ ఎస్ బ్లూమ్ అడ్మినిస్ట్రేటివ్ పదవి బాధ్యతాయుతమైన పదవి చికాగో విశ్వవిద్యాలయం యొక్క బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ యొక్క అసోసియేట్ డైరెక్టర్ వార్షిక సమగ్ర పరీక్షలను తయారుచేసే శ్రమను తగ్గిస్తుందనే ఆశతో ఈ ఆలోచనను ప్రారంభించారు ఇది వాస్తవానికి క్రాత్వోల్ 2002 రాసిన పరిశోదన పత్రం నుండి ఇది ఏమిటి అని చాలా మంచి ఆలోచనను ఇస్తుంది మరియు కాత్వోల్ ప్రారంభ సభ్యులలో ఒకరు కాబట్టి బ్లూమ్స్ రివైసెడ్ టాక్సానమీ చూద్దాం మునుపటి విషయం నుండి ఒక చిన్న మార్పు జరిగింది మార్పుకు ఒక కారణం ఉంది మరియు మొదలగునవి మీకు ఆసక్తి ఉంటే మీరు తిరిగి వెళ్లి అసలు పరిశోదన పత్రాలని చదవవచ్చు మరియు పునర్విమర్శలను ముఖ్యంగా చివరి 2 పేపర్లు 2001 2002 ఆండర్సన్ మరియు క్రాత్ వోల్ మరియు స్వయంగా క్రాత్ వోల్ చదవవచ్చు అది మీకు ఈ పునర్విమర్శ ఈ ప్రక్రియ యొక్క చరిత్ర మరియు అవసరాల గురించి చాలా మంచి ఆలోచనను ఇస్తుంది ఈ కోర్సు యొక్క ప్రయోజనాల కోసం ఈ ఉపన్యాసం మేము ఇప్పుడు అందుబాటులో ఉన్న ఉత్తమమైన వాటిని పరిశీలిస్తాము ఇది బ్లూమ్స్ రివైసెడ్ టాక్సానమీ ఈ సవరించిన వర్గీకరణ 3 ప్రధాన డొమైన్లలో ఉంది మొదటి డొమైన్ను కాగ్నిటివ్ డొమైన్ అంటారు వదులుగా కాగ్నిటివ్ డొమైన్ అంటే ఆలోచనా విధానానికి సంబంధించిన ఏదైనా కాగ్నిటివ్ డొమైన్లో ఈ ఆరు స్థాయిల అభ్యాసాలను రిమెంబర్ అండర్స్టాండ్ అప్లై అనలైజ్ ఎవాల్యూట మరియు క్రియేట్ వంటివి రిమెంబర్ అండర్స్టాండ్ అప్లై అనలైజ్ ఎవాల్యూట మరియు క్రియేట్ మీరు ఎడమ నుండి కుడికి వెళుతున్నప్పుడు కాగ్నిటివ్ స్థాయిలో ప్రశంస యొక్క లోతు పెరుగుతుంది అప్పుడు రెండవ డొమైన్ను ఎఫెక్టివ్ డొమైన్ అని పిలుస్తారు వదులుగా మాట్లాడటం అది అనుభూతి ఇది భావోద్వేగాలు కాదు కానీ అది ఒక అనుభూతి దానితో పాటు వెళ్ళే అంశాలు ఇష్టాలు మరియు అయిష్టాలు వైఖరులు విలువ ఒక వ్యక్తితో వెళ్ళే వ్యవస్థ నమ్మకాలు అది వ్యక్తి నేర్చుకోవడాన్ని నిర్ణయిస్తుంది ఉదాహరణకు కొంత సమాచారాన్ని స్వీకరించడం మరియు హాజరు కావడం ఆ సమాచారానికి మీరు ఎలా స్పందిస్తారు లేదా ఒక విద్యార్థి ఆ సమాచారానికి ఎలా స్పందిస్తారు ఆర్గనైజింగ్ వాల్యుయింగ్ ఆర్గనైజేషన్ మరియు ఒక విలువ క్యారెక్టరైజేషన్ చివరకు ఇవన్నీ ప్రభావిత డొమైన్లో నేర్చుకునే వివిధ స్థాయిలు మేము కొంచెం తరువాత కొన్ని వివరాలను పరిశీలిస్తాము సైకోమోటర్ డొమైన్ మూడవ డొమైన్ వదులుగా చెప్పాలంటే ఇది డొమైన్ చేతుల మీదుగా చేయడమే ఉదాహరణకు మోటారు నైపుణ్యాలు చేతి కంటి సమన్వయం చక్కటి మరియు ప్రధాన కండరాల కదలికలు ప్రసంగం మరియు అనేక ఇతర సంబంధిత అంశాలు ఈ డొమైన్లో ఉన్నాయి టాక్సానమీకు వర్గీకరించబడింది లేదా మీరు ఇక్కడ వర్గీకరణకు నిర్దిష్ట వివరాలను అందించాలనుకుంటే స్థూల శరీర కదలికలు చక్కగా సమన్వయంతో కూడిన శరీర కదలికలు శబ్దరహిత కమ్యూనికేషన్ ప్రవర్తనలు మరియు ప్రసంగ ప్రవర్తనలు సైకోమోటర్ డొమైన్లోని వివిధ స్థాయిలు ఎవరో నేర్చుకున్నారని చెప్పడానికి ఇవన్నీ చాలా సందర్భోచితమైనవి అని మీరు చూడవచ్చు కాగ్నిటివ్ అంశం దానిలోని ఒక అంశం మాత్రమే ఎఫెక్టివ్ నేర్చుకోవడం పట్ల వ్యక్తుల వైఖరులు ఎలా ఉన్నాయో వ్యక్తి ఎలా నేర్చుకుంటాడో నిర్ణయించడానికి ఇది చాలా ముఖ్యం అదేవిధంగా ముఖ్యంగా ఇంజనీరింగ్ కోసం మరియు మొదలైనవి ఎవరైనా తమ చేతులతో పనిచేయగలగాలి వాస్తవానికి మీరు దీన్ని చాలా ఎక్కువ స్థాయిలో అభినందిస్తున్నారు కానీ కొంత స్థాయిలో మీరు మీ చేతులతో పనిచేయడంలో మంచిగా ఉండాలి మరియు ముఖ్యంగా మీరు ప్రయోగాత్మక పరిశోధనలకు వెళ్ళినప్పుడు మరియు మొదలగునవి ఉన్నత స్థాయి వద్ద కూడా మీరు మీ చేతి కన్ను సమన్వయం చేతులతో మరియు మొదలగునవి చాలా బాగుండాలి కాబట్టి ఇంజనీరింగ్ విద్యకు ఇవన్నీ చాలా అవసరం కాబట్టి ఇది క్రాత్వోల్ 2002 పరిశోదన పత్రంలోని పట్టిక కాగ్నిటివ్ ప్రక్రియ యొక్క నిర్మాణం ఇది కొద్దిగా చిన్నది మీరు దానిని విరామం చేయవలసి ఉంటుంది మరియు మీరు దానిని చూడాలనుకుంటే దాన్ని చూడవచ్చు మొదటిది నేను చెప్పినట్లు ఇది కాగ్నిటివ్ డొమైన్లోనే లేదా కాగ్నిటివ్ డొమైన్లో వివిధ అంశాలు మాత్రమే మొదటిది రిమెంబర్ అంటే దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి నుండి గుర్తించడం మరియు గుర్తుచేసుకోవడం వంటి సంబంధిత జ్ఞానాన్ని తిరిగి పొందడం రెండవ స్థాయి అండర్స్టాండ్ స్థాయి ఇది మౌఖిక వ్రాతపూర్వక మరియు గ్రాఫిక్ సమాచార మార్పిడితో సహా బోధనా సందేశాల అర్థాన్ని నిర్ణయిస్తుంది ఉదాహరణకు అర్థం చేసుకోవడం ఉదహరించడం వర్గీకరించడం సంగ్రహించడం ఊహించడం పోల్చుడం ఎక్ష్ప్ళైనింగ్ ఈ డొమైన్ పరిధిలోకి వచ్చే అన్ని విషయాలను వివరిస్తూ అండర్స్టాండ్ కాగ్నిటివ్ డొమైన్లోని ఈ అంశం మూడవ స్థాయి అప్లై స్థాయి అంటే ఇచ్చిన పరిస్థితిలో ఒక విధానాన్ని నిర్వహించడం లేదా ఉపయోగించడం ఈ స్థాయిని వివరించే కొన్ని విషయాలు అమలు పరచడం ఆచరించడం నాల్గవ స్థాయి అంటే అనలైజ్ స్థాయి అంటే పదార్థాన్ని దాని భాగాలుగా విడగొట్టడం మరియు భాగాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో మరియు మొత్తం నిర్మాణం లేదా ఉద్దేశ్యంతో గుర్తించడం మీకు ప్రత్యేకతలు ఇవ్వడానికి ఇందులో వివిధ విషయాల మధ్య భేదం ఒక నిర్దిష్ట అంశానికి ఏదో ఆపాదించే విషయాలను సేకరించడం వంటివి ఉంటాయి ఐదవ కారక స్థాయి ఎవాల్యూట ప్రమాణాలు మరియు ప్రమాణాల ఆధారంగా తీర్పులు ఇవ్వడం ఈ స్థాయిలో విమర్శలను తనిఖీ చేయడం వంటివి మరియు అత్యున్నత స్థాయి లేదా లోతైన స్థాయి మీరు దానిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అది క్రియేట్ స్థాయి ఒక నవల పొందికైన మొత్తాన్ని రూపొందించడానికి లేదా అసలు ఉత్పత్తిని చేయడానికి అంశాలను కలిపి ఉంచడం కాబట్టి ఇక్కడ కార్యకలాపాలు జనరేటింగ్ ప్లానింగ్ ప్రొడ్యూసింగ్ మరియు మొదలైనవి కాబట్టి ఇది మీకు విధమైన అభ్యాసాల గురించి ఒక ఆలోచనను ఇస్తుంది ఒక తరగతిలో కూడా నేర్చుకోవడం ఎంత లోతుగా ఉంటుంది మరియు ఇవన్నీ విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి నేర్చుకునే సదుపాయంపై ఆధారపడి ఉంటాయి చాలా కోర్సులు రిమెంబర్ మరియు అండర్స్టాండ్ స్థాయిలో ఉంటాయి ఇంజనీరింగ్లోని చాలా కోర్సులు రిమెంబర్ కొన్నిసార్లు రిమెంబర్ అండర్స్టాండ్ మరియు రిమెంబర్ అండర్స్టాండ్ మరియు అప్లై స్థాయిలోనే ఉన్నాయి మీ కోర్సును తగిన విధంగా రూపొందించడం ద్వారా అత్యున్నత స్థాయికి లేదా నేర్చుకునే లోతుకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఈ కోర్సులో కొంచెం తరువాత ఎలా చేయాలో మేము చూస్తాము ఇప్పుడు మనం మాట్లాడుతున్నదానిని అర్థం చేసుకోవడానికి మీకు ఉదాహరణలు ఇస్తాను మొదటి స్థాయి రిమెంబర్ నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి నుండి సంబంధిత జ్ఞానాన్ని రెకోజ్ఞిజింగ్రీకాలింగ్ ఉదాహరణకు ఇక్కడ ప్రశ్న ఈ క్రింది వానిలో బయోరియాక్టర్లను వినియోగించుకునేది ఎవరు ఇది నా బయోరియాక్టర్ కోర్సు నుండి వచ్చిన ప్రశ్న కిందివాటిలో బయోరీయాక్టర్లను వినియోగించుకునేది ఎవరు ఎఈస్ట్ నుండి ఇథైల్ ఆల్కహాల్ ఉత్పత్తి బికెమోథెరపీ సిపెట్రోల్ మరియు కిరోసిన్ ఉత్పత్తి డిపైవేవీ కాదు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగే వ్యక్తి ఈ వాస్తవిక సమాచారాన్ని రికాల్ లేదా రిమెంబర్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్రశ్న రిమెంబర్ స్థాయిలో విద్యార్థుల అభ్యాసాన్ని పరీక్షిస్తుంది ఇంతకీ సమాధానం ఎఈస్ట్ నుండి ఇథైల్ ఆల్కహాల్ ఉత్పత్తి ఇది ఇక్కడ అసంబద్ధం నేను మీకు ఉదాహరణగా ఇస్తున్నాను మీరు కోర్సు చేయకపోయినా అది పట్టింపు లేదు లేదా మీకు సమాచారం తెలియకపోయిన పట్టింపు లేదు మేము చూస్తున్న ప్రశ్నల రకాన్ని లేదా మనం చూస్తున్న పరీక్షల రకాన్ని అభినందించవచ్చు రెండవది అండర్స్టాండ్ మౌఖిక వ్రాతపూర్వక మరియు గ్రాఫిక్ సమాచార మార్పిడితో సహా బోధనా సందేశాల అర్థాన్ని నిర్ణయించండి వివరించడం ఉదహరించడం వర్గీకరించడం సంగ్రహించడం ఊహించడం పోల్చుడం మరియు ఎక్ష్ప్ళైనింగ్ ఉదాహరణగా ఇది ఇలాంటిదే కావచ్చు బయోరియాక్టర్లపై మా మునుపటి ఎన్ఓసి మూక్ కోసం అసైన్మెంట్ సమస్యలను రూపొందించేటప్పుడు ఇది నా టిఎ స్టెఫీ జోస్ చేత తయారు చేయబడిన సమస్య 2A B P ప్రతిచర్య నుండి డెక్స్టర్ ఒక ఉత్పత్తిని తయారు చేస్తున్నాడు అతను A యొక్క 3 మోల్స్ మరియు B యొక్క 2 మోల్స్ను మిళితం చేస్తాడు అతని అక్క డీ డీ ప్రమాదవశాత్తు A యొక్క 2 మోల్స్ మిళితం చేసింది ఈ పరిస్థితులలో ఏ ప్రతిచర్య P నిర్మాణాన్ని పరిమితం చేస్తుంది దీనికి పరిమితం చేసే ప్రతిచర్య యొక్క భావనను అర్థం చేసుకోవడం మరియు 2A B మీకు ఉత్పత్తిని ఇచ్చే ఈ ప్రత్యేక సందర్భంలో వర్తింపచేయడం అవసరం ఇది A యొక్క 3 మోల్స్ మరియు B యొక్క 2 మోల్స్ కలిగి ఉంది మరియు ఇక్కడ పరిమితం చేసే ప్రతిచర్యను కనుగొనమని మిమ్మల్ని అడుగుతారు మరియు వీటిలో ఏది A B లేదా P ఏది పరిమితం చేసే రియాక్టెంట్ అనేది ప్రశ్న లేదా పైవేవీ కాదు ఇతర ఎంపిక ఏది పరిమితం కాదు ఈ రకమైన ప్రశ్నలు విద్యార్థికి మొదట సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మరియు తరువాత సమాచారాన్ని కూడా అర్థం చేసుకోవాలిసమాధానం పొందాలి అంటే అండర్స్టాండ్ లెవెల్ మూడవ స్థాయి - అప్లై ఇచ్చిన పరిస్థితిలో ఒక విధానాన్ని నిర్వహించడం లేదా ఉపయోగించడం అమలు పరచడంఆచరించడం ఉదాహరణ ఇలాంటి సమస్య కావచ్చు ఒక బ్యాచ్ బయోరియాక్టర్ 50 లీటర్ల మీడియాతో లోడ్ అవుతుంది స్టెరిలైజేషన్ తరువాత రియాక్టర్ 5 గ్రాముల బ్యాక్టీరియాతో టీకాలు వేయబడుతుంది లాగ్ దశ అతితక్కువ అని ఊహిస్తూ 2 గంటల పెరుగుదల తర్వాత బయోరియాక్టర్లోని కణ సాంద్రతను నిర్ణయించండి నిర్దిష్ట వృద్ధి రేటు 0 2 హెచ్ 1 ఇవ్వబడుతుంది అన్ని సమస్య ఆధారిత ప్రశ్నల కోసం మీరు లెక్కించిన సమాధానానికి దగ్గరగా ఉన్న ఎంపికను ఎంచుకోండి ఈ విధంగా మేము వారితో కొన్ని రౌండ్ మార్పులు చేయడంలో ఇబ్బందులను నివారించాము వివిధ సమాధానాలు అక్కడ ఇవ్వబడ్డాయి దీనికి సమాధానం ఇవ్వడానికి ఎవరైనా రెకోజ్ఞిసే తగిన సమాచారాన్ని రీకాల్ ఆపై దాన్ని ఎలా అప్లై చేయాలి అనే సమాచారాన్ని అర్థం చేసుకోవాలి ఆపై దానిని వాస్తవానికి పరిస్థితులకు వర్తింపజేయాలి నేను వివరంగా మీకు సమాధానం చెబుతాను మీరు దీన్ని ఖచ్చితంగా అనుసరించగలరని నేను అనుకుంటున్నాను ఇది మొదటి క్రమం అవకలన సమీకరణం మీరు దానిని అనుసరించగలగాలి దీనికి పరిష్కారం అలాంటిదే ఇవ్వబడినది ఏమిటంటే ప్రారంభ సెల్ గాఢత 50 లీటర్లలో 5 గ్రాములు కాబట్టి గాఢత లీటరుకు 0 1 గ్రాములుగా మారుతుంది నిర్దిష్ట వృద్ధి రేటు గంటకు 0 2 గా ఇవ్వబడుతుంది ఇచ్చిన రెండు సమాచార భాగాలు ఇవి లాగ్ దశ చాలా ఉపేక్షణీయమైనది మరియు అందువల్ల 2 గంటల పెరుగుదల తర్వాత సెల్ గాఢత x లాగ్ దశను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు మీరు వివరాలు తెలుసుకోవలసిన అవసరం లేదు మీరు నా మాట వింటుంటే ఇక్కడ పాయింట్ పొందడానికి సరిపోతుంది అందువల్ల మూల సమీకరణం మీకు తెలిస్తే dxdt μx మీరు xt x0eμt ను పరిష్కరిస్తే మీరు విలువలను ప్రత్యామ్నాయం చేస్తే మనం కనుగొనవలసిన xt xt 0 22 మరియు అన్ని యూనిట్లు స్థిరంగా ఉంటాయి మరియు ఇది లీటరుకు 0 149 గ్రాములుగా మారుతుంది కాబట్టి సమాధానం సిసరైనది కాబట్టి ఈ రకమైన ప్రశ్నలకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి నాల్గవ స్థాయి అనల్య్జే స్థాయి ఇది అనువర్తిత స్థాయి కంటే చాలా ఎక్కువ తీసుకుంటుంది వర్తించు అంటే దాన్ని వాడండి ఇక్కడ మీరు వివిధ అంశాలను చూడాలి అనల్య్జే అనేది పదార్థాన్ని దాని భాగాలుగా విడగొట్టడం మరియు భాగాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో మరియు మొత్తం నిర్మాణం లేదా ఉద్దేశ్యంతో గుర్తించడం డిఫ్ఫెరెంషియెటింగ్ ఆర్గనైజింగ్ అట్రీబ్యూటింగ్ ఒక ఉదాహరణ 75 డిగ్రీల సి వద్ద 4 నిమిషాల తర్వాత దాని సెల్బిలిటీలో 35 శాతం మాత్రమే నిలుపుకునే ఒకే సెల్ సస్పెన్షన్ యొక్క దశాంశ తగ్గింపు సమయం ఏమిటి మీ లెక్కించిన సమాధానానికి దగ్గరగా ఉన్న ఎంపికను ఎంచుకోండి 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి దీన్ని చేయడానికి ఇది పరిష్కారం విశ్లేషణ యొక్క ఏ అంశాలు ఇక్కడ వస్తాయో మీకు అర్థమయ్యేలా నేను పరిష్కారాన్ని చదువుతాను X ప్రారంభ సెల్ ఏకాగ్రతగా ఉండనివ్వండి మరియు 4 నిమిషాల తరువాత సెల్ దాని సాధ్యతలో 65 శాతం కోల్పోతుందని ఇవ్వబడుతుంది 75 డిగ్రీల సి వద్ద అదే పరిస్థితి 35 శాతం మిగిలి ఉంది మరియు అందువల్ల సెల్ ఏకాగ్రత x0 లో 0 35 మాత్రమే మిగిలింది మీరు డెత్ స్థిరాంకం kd అని పిలువబడే పరంగా t ను పొందుతారు t log కాబట్టి kd 0 262 గా మారుతుంది అందువల్ల 2 303 kd గా నిర్వచించబడిన దశాంశ తగ్గింపు సమయం మీరు దీన్ని పని చేయవచ్చు కణ ఏకాగ్రతలో పదిరెట్లు తగ్గింపుకు ఇది సమయం కాబట్టి ఆ పదిరెట్లు తగ్గింపు అంటే logx0x log 10 గా మారుతుంది కాబట్టి బేస్ 10 కి log 10 1 కాబట్టి D 2 303 kd కాబట్టి అది 8 79 నిమిషాలు లేదా 527 4 సెకన్లు అవుతుంది అందువల్ల సి సమాధానం కాబట్టి ఇది ఇక్కడ గుర్తుంచుకోవడం అర్థం చేసుకోవడం వర్తింపజేయడం విశ్లేషించడం మరియు వర్తింపజేయడం అని పిలుస్తుంది ఎవాల్యూట స్థాయి ప్రమాణాలు మరియు ప్రమాణాల ఆధారంగా తీర్పులు ఇవ్వడం చెక్కింగ్ చేయడం మరియు క్రిటికింగ్ మీకు ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వడం కొంచెం కష్టం నేను చాలా క్లుప్తంగా మీకు ఒక ప్రకటన ఇస్తాను ఇవన్నీ ఓపెన్ ఎండ్ ప్రశ్నల ద్వారా ఎవాల్యూట అంశాలు ఉత్తమంగా చేయవచ్చు ఇది ఒక ఉదాహరణ కావచ్చు క్లోరెల్లా వల్గారిస్ నుండి బయో ఆయిల్ను గరిష్టంగా ఉత్పత్తి చేయడానికి మీరు ఏ బయోరియాక్టర్ మరియు షరతులను ఉపయోగించుకుంటారు కాబట్టి ఇది అందుబాటులో ఉన్న వివిధ బయోఇయాక్టర్లను అంచనా వేయడం తెలుసుకోవడం అర్థం చేసుకోవడం వాటి ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఆపై క్లోరెల్లాతో ఉపయోగం కోసం ఏది సముచితమో నిర్ణయించడం క్లోరెల్లా ఒక కిరణజన్య సంయోగ జీవి అందువల్ల దీనికి కాంతి అవసరం అందువల్ల మీకు ఫోటో బయోఇయాక్టర్ అవసరం మరియు సరైన పరిస్థితులను బట్టి ఏ పరిస్థితులు అవసరమవుతాయి అవి నిర్దిష్ట ప్రయోజనం కోసం అవసరం అన్నింటికీ వాడుకోవడం అవసరం కాబట్టి ఇది ఎవాల్యూట యొక్క ఉదాహరణ చివరకు క్రియేట్ నన్ను తిరిగి వెళ్ళనివ్వండి అవును క్రియేట్ నవల పొందికైన మొత్తాన్ని రూపొందించడానికి లేదా అసలు ఉత్పత్తిని సరే చేయడానికి వివిధ అంశాలను కలిపి ఉంచడం క్రియేట్ ప్రత్యేకతలు జనరేటింగ్ ప్లానింగ్ ప్రొడ్యూసింగ్ మరియు ఒక ఉదాహరణ ఇలాంటిదే కావచ్చు ఇది నా కోర్ కోర్సు తరగతులకు ఇచ్చే అభ్యాసము ఈ ప్రత్యేక సందర్భంలో ఇది బయో మెషిన్ అభ్యాసము నా కోర్ కోర్సులన్నింటికీ నేను ఇచ్చే అభ్యాసము ఇది బయోలాజికల్ ఇంజనీర్స్ మరియు లైఫ్ సైన్సెస్ కోసం పరిచయ కోర్సు ఇది మా సొంత విద్యార్థులు బయోటెక్ విద్యార్థులు దీనిని తమ మొదటి సెమిస్టర్లో తీసుకుంటారు ఇది మిగతా ఇంజనీర్లందరికీ కాదు వారు చేయరు ఇతర ఇంజనీర్లకు ఈ మొత్తం లోతు అవసరం లేకపోవచ్చు కాని మా విద్యార్థులు అలా చేస్తారు తరగతిలో నేర్చుకున్న సూత్రాల ఆధారంగా ఉపయోగకరమైన పనిని చేయడానికి విద్యార్థులు సంభావితంగా ఒక యంత్రాన్ని రూపొందించాలి ఇది ఓపెన్ ఎండ్ అభ్యాసము మరియు విద్యార్థులలో అనేక నైపుణ్యాలను పెంపొందించడానికి రూపొందించబడింది మూల్యాంకనం ఒరిజినాలిటీ మరియు అప్రోచ్ ముప్పై శాతం వివరాలు 30 శాతం చేయడం 30 శాతం ప్రెజెంటేషన్ 10 శాతం ఆధారంగా ఉంటుంది తరగతుల చివరి రోజుకు 2 వారాల ముందు సమర్పించిన సంక్షిప్త నివేదిక మూల్యాంకనం చేయబడుతుంది వారు తయారుచేసే నమూనాలు ఉంటే వాటిని ఒకే సారి మొత్తం తరగతి వారు అంచనా వేస్తారు కాబట్టి క్రియేట్ అభ్యాసానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి మీరు కొగ్నిటివ్ డొమైన్లో చూడగలిగినట్లుగా మీరు గుర్తుంచుకునే చాలా ఉపరితల స్థాయి నుండి నేర్చుకోవచ్చు ఇది అత్యున్నత స్థాయి నేర్చుకోవడం లేదా లోతైన అభ్యాస స్థాయిని సృష్టించే మార్గం వరకు ఇది నేను చెప్పిన మరొక అభ్యాసo మునుపటి అభ్యాసo ఆ ప్రత్యేక కోర్సు కోసం CFA అభ్యాసo CFA అంటే చూస్ ఫోకస్ అనాల్య్జే ఇది ఒక అభ్యాసo ఇది విద్యార్థులకు ఎంతో సహాయపడే అభ్యాసo అభ్యాసo చేసిన తర్వాత విద్యార్థులు దీన్ని చాలా అభినందిస్తారు మరియు వారు దానిని చాలా కాలం గుర్తుంచుకుంటారు మేము తరువాత కోర్సులో దీని గురించి మరింత మాట్లాడుతాము కాని ప్రస్తుతానికి సృజనాత్మక అభ్యాసానికి ఉదాహరణగా విద్యార్థులు పరిశ్రమ ద్వారా లేదా ఏదైనా మానవ ప్రయత్నం ద్వారా ప్రస్తుతాన్వయము ఉన్న సమస్యను ఎన్నుకోవాలి మరియు తరగతిలో నేర్చుకున్న సూత్రాలను ఉపయోగించి విశ్లేషించాలి ఇది ఓపెన్ ఎండ్ అభ్యాసo మరియు విద్యార్థులలో ఎంపిక దృష్టి మరియు విశ్లేషణ యొక్క నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడింది అప్రోచ్ 15 శాతం ఫోకస్ స్థాయి 15 శాతం విశ్లేషణ యొక్క లోతు 20 శాతం పని పరిమాణం 20 శాతం స్వంత తోడ్పాటు 20 శాతం మరియు ప్రదర్శన 10 శాతం ఆధారంగా ఉంటుంది తరగతుల చివరి రోజుకు 2 వారాల ముందు సమర్పించిన సంక్షిప్త నివేదిక మూల్యాంకనం చేయబడుతుంది సమస్యను ముందుగానే ఎన్నుకుంటే మరియు కోర్సు వ్యవధిలో పంపిణీ చేయబడిన తగినంత సమయం కేటాయించినట్లయితే ఇది సహాయపడుతుంది క్రియేట్ స్థాయి అభ్యాసానికి ఇది మరొక ఉదాహరణ మీకు ఆసక్తి ఉంటే అక్కడ ఇవ్వబడిన ఈ వీడియోలను చూడవచ్చు ఇవి వివరించే మంచి వీడియోలు లేదా బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy యొక్క అనువర్తనాన్ని కొంచెం మెరుగ్గా అభినందించడానికి మీకు సహాయపడతాయి తదుపరిది ఎఫక్టీవ్ డొమైన్ 3 డొమైన్లు ఉన్నాయని గుర్తుంచుకోండి కాగ్నిటివ్ ఎఫెక్టివ్ మరియు సైకోమోటర్ ఇది ఎఫక్టీవ్ డొమైన్లో అభివృద్ధి మేము దీనిని చాలా క్లుప్తంగా పరిశీలిస్తాము మేము ఎక్కువ సమయం గడపము ఏదో ఒకవిధంగా ఇంజనీర్లు దీనికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు ఇది చాలా ముఖ్యమైన అంశం అన్ని 3 డొమైన్లు సమానంగా ముఖ్యమైనవి అని నేను అనుకుంటున్నాను కాని చరిత్ర కారణంగా మనం ఉన్న స్థలం మీకు తెలుసు కాబట్టి మేము ఎక్కడ ఉన్నామో కూడా మీరు తెలుసుకోవాలి మరియు బహుశా మీరు వీటిని ముందుకు తీసుకెళ్లవచ్చు నేను ఈ ప్రత్యేక కోర్సులో ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది మరియు అందువల్ల మేము ఈ 2 డొమైన్లలో ఎక్కువ సమయం గడపము అవి చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ అవి చాలా ముఖ్యమైనవి అని నా వ్యక్తిగత అభిప్రాయం ఇంజనీరింగ్ విద్యలో బాగా ప్రసంగించబడలేదు కానీ ముఖ్యమైనది ఉదాహరణకు నైతిక ప్రవర్తన అది నేరుగా ఈ డొమైన్ పరిధిలోకి వస్తుంది ఇది ఎంత ముఖ్యమో మాకు తెలుసు కాని మేము దానిని కొగ్నిటివ్ డొమైన్లో ఎప్పుడూ మాట్లాడము రిసీవింగ్ మరియు ఎటెండింగ్ ఇందులో ప్రదర్శించబడుతున్న భావనపై అవగాహన అవగాహనలో మీరు అందుకున్న విధానం భావనను మెచ్చుకోవటానికి తగినంత మేధో వికాసం లేదా పరిపక్వత ఆ భావనను వినడానికి బహిరంగత అది కూడా అక్కడ ఉండాలి లేకపోతే అది ఇప్పటివరకు మనం మెచ్చుకోకపోవచ్చు ఆ భావనపై శ్రద్ధ పెట్టడానికి ఇష్టపడటం ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం మరియు రెండవ స్థాయి రెస్పోండింగ్ ఇందులో మొదట నిష్క్రియాత్మక సమ్మతి ఉంటుంది తరువాత సొంత చొరవతో ప్రతిస్పందిoచడం వ్యక్తిగత సంతృప్తి మరియు తదుపరి ప్రతిస్పందనల కోసం ప్రేరణ ఉంటుంది మరియు ఇది రెండవ స్థాయికి చాలా చక్కనిది ఇప్పుడు మూడవ స్థాయి వాల్యూఇంగ్ ఒక వ్యక్తి దానిని అంగీకరించగలిగేలా దానిని విలువైనదిగా పరిగణించాలి మొదట విలువను అంగీకరించడం ఆ వ్యక్తి తనకు లేదా తనకు ఒక ముఖ్యమైన విషయంగా భావించాలి అన్నిటికీ మించి ఆ విలువకు ప్రాధాన్యతనివ్వాలి ఆ విలువకు కట్టుబడి ఉండాలి విలువకు నిబద్ధత మరియు ఈ 3 వాల్యూఇంగ్ స్థాయికి ముఖ్యమైన అంశాలు అప్పుడు ఆర్గనైజింగ్ స్థాయి వస్తుంది విలువల యొక్క స్వంత వ్యవస్థలో విలువలను నిర్వహించడం ఆ విలువల మధ్య పరస్పర సంబంధాలను కనుగొనడం ఆ విలువల యొక్క సోపానక్రమం ఏర్పాటు చేయడం మరియు చివరకు ఆ విలువలకు ప్రసిద్ది చెందడం వ్యక్తి చివరికి ఆ విలువలకు ప్రసిద్ది చెందాడు చాలా నిజాయితీగల వ్యక్తి ఆ రకమైన విషయం కాబట్టి ఆ విలువ కలిగిన ఇతరులచే వర్గీకరించబడటం ఆ విలువతో ఇతరులు స్వయంగా వర్గీకరించబడతారు విద్యార్థుల ప్రవర్తన అంగీకరించిన విలువకు సమానంగా ఉంటుంది మరియు విలువ వ్యవస్థ ఇతరులకు స్పష్టంగా కనిపిస్తుంది వారు వ్యక్తి నిజాయితీగల వ్యక్తి అని చెప్తారు ఇతరులు ఆ వ్యక్తిని ఆ విలువతో వర్గీకరించారు అదే నేను చెప్పాను నైతిక వ్యక్తి ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ మీరు చూడగలిగినట్లుగా మీరు తిరిగి వెళితే ఇక్కడ ఒక నిర్దిష్ట థీమ్ ఉంది దీనిని అభినందించడం మంచిది మొదట వ్యక్తి అందుకుంటున్నాడు మరియు దానికి హాజరవుతున్నాడు అది కూడా ఆందోళన చెందవలసిన ముఖ్యమైన అంశం అప్పుడు వ్యక్తి దానికి ప్రతిస్పందిస్తున్నాడు మరియు ఆ వ్యక్తి తన సొంత వ్యవస్థలో దాని కోసం ఒక విలువను సృష్టిస్తున్నాడు మరియు దానికి కట్టుబడి ఉంటాడు అప్పుడు వ్యక్తి ఆ విలువలను వ్యక్తి యొక్క స్వంత విలువల వ్యవస్థలో నిర్వహిస్తున్నాడు ఆపై పరస్పర సంబంధాలను మరియు ఆ విలువలకు ఒక సోపానక్రమాన్ని కనుగొంటాడు చివరికి ఆ విలువ కోసం ఇతరులు పిలుస్తారు ఇది ఆ డొమైన్లోని వివిధ స్థాయిల సంస్థ చివరకు సైకోమోటర్ డొమైన్ యొక్క చాలా క్లుప్త అంశంలో సైకోమోటర్ డొమైన్ కానీ చాలా ముఖ్యమైనది ముఖ్యంగా మీరు చేస్తే మీరు షాపు అంతస్తులో పని చేయబోవడం లేదని మీకు తెలిసి కూడా మీరు షాప్ ఫ్లోర్లో పనిచేస్తే అది ఖచ్చితంగా ముఖ్యమైనది మీరు చేయకపోయినా ఎవరో చేసిన ఇంజనీరింగ్ డ్రాయింగ్ను మీరు మెచ్చుకోగలరని మీకు తెలుసు మీకు ఈ నైపుణ్యాలు ఉండాలి మీరు ఆ విజువలైజేషన్ నైపుణ్యాలను కలిగి ఉండాలి చేతులతో పని చేయగలగాలి మరియు మొదలగునవి మా రోజుల్లో మేము కార్యకలాపాలు మరియు ఇంజనీరింగ్ డ్రాయింగ్ కార్యకలాపాలుగా భారీ వర్క్షాప్ కలిగి ఉన్నాము ఇవి దీనికి దోహదం చేశాయి అవి ముఖ్యమని నా అభిప్రాయం నేను చెప్పినట్లు వారు నెమ్మదిగా పాఠ్యాంశాల నుండి బయటపడ్డారు ప్రయోగశాల నైపుణ్యాలు ఇప్పటికీ ముఖ్యమైనవి అవి ఇప్పటికీ ఉన్నాయి ఇంజనీరింగ్ వర్క్షాప్ నైపుణ్యాలకు అవి చాలా ముఖ్యమైనవి అవును నేను చెప్పినట్లు ఇంజనీరింగ్ డ్రాయింగ్ కమ్యూనికేషన్ ఈ వర్గంలోకి వస్తుంది మరియు మరెన్నో విషయాలు అనేక ఇతర అంశాలు ఉన్నాయి కాబట్టి వర్క్షాప్ అభ్యాసాలు లేదా ఇంజనీరింగ్ డిజైన్ ED వంటి సాఫ్ట్వేర్ వంటి కంప్యూటరీకరించిన యంత్రాలు చేసినా అత్యున్నత స్థాయికి తోడ్పడటానికి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవాలి వ్యక్తి సివిల్ ఇంజనీర్ మరియు దీర్ఘచతురస్రాన్ని సరిగ్గా గీయలేకపోతే అది సమస్య అవుతుంది అదేవిధంగా ఏదైనా ఇంజనీరింగ్ కోసం మీరు ఈ అంశo వర్తిస్తుంది ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫ్యూజ్ మార్చలేకపోతే ఆ వ్యక్తి ప్రజలలో సరైన గుర్తింపు పొందలేడు అనేది వాస్తవం స్థూల శరీర కదలికలు మొత్తం శరీర కదలికలు చక్కగా సమన్వయంతో కూడిన శరీర కదలికలు ఇతరులు ఏమనుకుంటున్నారో చెప్పేది మరియు చెప్పే సున్నితత్వం వంటి మౌకిక కమ్యూనికేషన్ ప్రవర్తనలు ఇక్కడ వివిధ స్థాయిలు కొన్నిసార్లు ఒక వ్యక్తి పూర్తిగా ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సొంత ప్రపంచంలో ఉంటే వారు ప్రపంచాన్ని పట్టించుకోరు అది సరైన పద్ధతి కాదు మరియు ప్రసంగ ప్రవర్తనలు వ్యక్తి ఇతరులతో మాట్లాడటంలో మర్యాదపూర్వకంగా ఉండాలి ఇతరులతో కమ్యూనికేట్ చేయగలగాలి మరియు పనులు పూర్తి చేస్కోవాలి కాబట్టి ఇది సంక్షిప్తంగా ఇక్కడ సైకోమోటర్ డొమైన్ మరియు గతంలో ఎఫ్ఫెక్టివ్ డొమైన్ మేము కాగ్నిటివ్ డొమైన్లో కొంత సమయం గడిపాము మేము ఇక్కడ చేయటానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే విద్యార్థులలో మెరుగైన అభ్యాసం వైపు వెళ్ళాల్సిన అవసరం ఉందని మేము చెప్పాము వాస్తవానికి మంచి అభ్యాసం ఏమిటి కనీసం దానిపై మన అభిప్రాయం దానిపై మన టాక్సానమీ మనం చూశాము ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు చాలా ఉపయోగకరమైన టాక్సానమీ ఇతర వర్గీకరణలు కూడా బాగా ప్రాచుర్యం పొందలేదు ఈ ప్రత్యేకమైన ఉపన్యాసం ఇంతటితో ముగిస్తునాను మనం తరువాత కలుసుకుని విషయాలను ముందుకు తీసుకువెళదాము మనం తరువాత కలిసినప్పుడు మీకు తెలిసిన బేసల్ ఉపన్యాసాన్ని ఎలా విస్తరించాలో చూడబోతున్నాం ప్రతిభావంతమైన లెక్చరర్గా ఉండటానికి మీరు ఎంతో నైపుణ్యం కలిగి ఉండాలి అందువల్ల మీకు కొన్ని ఆధారిత ఉపన్యాసం ఉంది మీరు దానిని స్పృహతో ఎలా విస్తరించవచ్చు మరియు ఇతరుల అభ్యాసాన్ని ఎలా మెరుగుపరుస్తారు ఇతర సంబంధిత విషయాలతో పాటు ఈ కోర్సు యొక్క మిగిలిన చాలా అంశాలను మనం చూడబోతున్నాము మనం తరువాత కలుసుకుని విషయాలను కొనసాగిదాము